హలో మరియు కోర్సులో నేటి ఉపన్యాసానికి స్వాగతం నేటి వీడియో ఉపన్యాసం లో Intels SGX సాఫ్ట్వేర్ గార్డ్ ఎక్స్టెన్షన్స్ను చూస్తారు కాబట్టి ఇది మునుపటి వీడియో లోని ARM ట్రస్ట్జోన్ పై మనము చూసిన విశ్వసనీయ అమలు పరిసరాలపై వీడియోల శ్రేణి లో భాగం మరియు ARM ట్రస్ట్జోన్ కూడా విశ్వసనీయ అమలు వాతావరణాన్ని సృష్టిస్తుంది కాని SGX గురించి నేటి వీడియో లో ఇది చేసే మొత్తం చూసే విధంగా మార్గం చాలా ఎక్కువ అందువల్ల కొన్ని దృక్కోణాల నుండి భిన్నం గా ఉంటుంది మరియు SGX పొందిన భద్రత సర్వర్ రకం యంత్రాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది అయితే ARM యొక్క ట్రస్ట్జోన్ ఎంబెడెడ్ ప్లాట్ఫామ్లకూ మరింత అనుకూలం గా ఉంటుంది మనం సాధారణం గా ఒక యంత్రం లేదా వ్యవస్థ ను చూచినప్పుడు హార్డ్వేర్ యొక్క బహుళ పొరలు ఉన్నాయి VM లు ఆపరేటింగ్ సిస్టమ్లు మరియు అంతకంటే ఎక్కువ అప్లికేషన్ ఉన్నాయని మనము చూస్తాము ఇప్పుడు ఈ మొత్తం పథకం యొక్క ప్రత్యేక దృష్టాంతం లో ట్రస్ట్ ఉపరితలం లేదా దాడి ఉపరితలం కలవు కాబట్టి దీని అర్థం ఏమిటంటే అప్లికేషన్లో ఏదో ఒక రహస్యం ఉందని అది ఒక రహస్య key అని చెప్పనివ్వండి అప్పుడు ఆ key ని సురక్షితం గా ఉంచడానికి మీరు నిజంగా విశ్వసనీయమని భావించిన ప్రాంతం ఈ ప్రత్యేకమైన Boxed ప్రాంతం ఉదాహరణకు అనువర్తనం లో మాల్వేర్ ఉంది ఆ నిర్దిష్ట మాల్వేర్ ఆ రహస్య key ని దొంగిలించ గలదు అదేవిధంగా మాల్వేర్ ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లేదా VM పై దాడి చేస్తే అప్పుడు అప్లికేషన్లో ఉన్న key ని రాజీ చేయ వచ్చు అదే విధంగా హార్డ్వేర్లో ఉన్న మాల్వేర్ లేదా ట్రోజన్ అప్లికేషన్లోని రహస్య key ని దొంగిలించ గలదు కాబట్టి మనం ఇక్కడ చూసే ది ఏమిటంటే ఒక సాధారణ వ్యవస్థ లో ఏదైనా రహస్యం గా ఉంచడానికి లేదా రహస్యం గా ఉంచడానికి వర్చువల్ మిషన్ లు నిర్వాహకుడు మరియు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రాజీ పడే అన్ని అండర్లైన్ హార్డ్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ విశ్వసనీయమైన వని మనకు పెద్ద మొత్తం లో అవసరం ఇప్పుడు SGX వాస్తవానికి మనకు సహాయపడే ది ఏమిటంటే ఇది potential దాడి ఉపరితలాన్ని తగ్గిస్తుంది కాబట్టి SGX కంప్యూటర్ సిస్టమ్ ఎలా ఉంటుందో మరియు ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ ఉందని మరియు ఈ అనువర్తనానికి రహస్య key ఉందని చెప్పుకుందాం ఇప్పుడు SGX తో ఈ రహస్య keyకి వాస్తవానికి నమ్మదగినవి ఈ ఎరుపు చుక్కల పంక్తి లో పెట్టబడిన అనువర్తనం లోని భాగాలు మరియు హార్డ్వేర్లోని భాగాలు కాబట్టి మనకు ఇప్పటి కీ అవిశ్వసనీయ ఆపరేటింగ్ సిస్టమ్ అవిశ్వసనీయ వర్చువల్ మిషీన్ మేనేజర్లు మరియు మరెన్నో కలిగి ఉండ వచ్చు కాని keyని రహస్యం గా ఉంచడం ఏమిటంటే హార్డ్వేర్లో కొంత భాగాన్ని అనువర్తనం లోని చిన్న ప్రాంతాలతో పాటు విశ్వసించడం కాబట్టి దీని ద్వారా మనం సాధించేది ఏమిటంటే దాడి యొక్క ఉపరితలాన్ని తీవ్రంగా తగ్గిస్తున్నాము ఇప్పుడు మీరు SGX ప్రారంభించబడిన ఆపరేషన్ మోడ్కు వ్యతిరేకం గా సాధారణ ఆపరేషన్ మోడ్ను పోల్చినట్లయితే ఆ రహస్య keyకి ప్రాప్యత పొందడానికి దాడి చేసే వారు అప్లికేషన్ OS వర్చువల్ మిషీన్ లేదా హార్డ్వేర్పై దాడి చేసి ఉండవచ్చని మనము చూస్తాము SGX ప్రారంభించబడిన హార్డ్వేర్లో రహస్య keyకి ప్రాప్యతను పొందడానికి దాడి చేసే వారు హార్డ్వేర్లోని చిన్న ప్రాంతాలను లేదా అనువర్తనం లోని కోడ్ యొక్క చిన్న భాగాలను లక్ష్యం గా చేసుకోవలసి ఉంటుంది కాబట్టి SGX వాస్తవానికి ఎలా పనిచేస్తుందనే దాని గురించి మరిన్ని వివరాలను పరిశీలిద్దాం కాబట్టి ఇది మన ప్రాసెస్ స్పేస్ అనుకుందాం కాబట్టి ముందు మనం చూసినట్టుగా ప్రాసెస్ స్పేస్ లో ఉన్న కోడ్ ఇది స్టాక్స్ కుప్పలతో కూడిన అప్లికేషన్ కోడ్ అప్లికేషన్ డేటా మరియు విలక్షణమైన వాటిలో ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ నివసించే ప్రక్రియ యొక్క చిరునామా స్థలం ఇప్పుడు SGX మనకు అనుమతించేది ఈ చిరునామా స్థలం లో ఎన్క్లేవ్లు ఉండడము కాబట్టి మనం ఇక్కడ చూసే ది ఏమిటంటే ఈ ప్రక్రియ యొక్క మొత్తం చిరునామా స్థలంలో విశ్వసనీయ అమలును సాధించడానికి అవసరమైన శాండ్బాక్స్ను అందించే ఎన్క్లేవ్ అని పిలువబడు ఒక ప్రాంతం ఉంది కాబట్టి ఈ ప్రత్యేకమైన ఎన్క్లేవ్లో మీకు కొన్ని రెగ్యులర్ కోడ్ స్టాక్ మరియు కుప్ప ఉండవచ్చు కాబట్టి మేము దీనిని ఎన్క్లేవ్ కోడ్ ఎన్క్లేవ్ స్టాక్ మరియు ఎన్క్లేవ్ హీప్ అని పిలుస్తాము మరియు మీకు ఎంట్రీ టేబుల్ మరియు TCSవంటి కొన్ని మేనేజ్మెంట్ డేటా ఉంటుంది ఇది బెదిరింపు నియంత్రణ నిర్మాణం కాబట్టి ఇవన్నీ ఎన్క్లేవ్లో ఉండవచ్చు ఇప్పుడు ఈ ఎన్క్లేవ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఈ ఆకుపచ్చ ప్రాంతం లో ఈ ఎన్క్లేవ్ వెలుపల అమలు చేస్తున్న ఏ కోడ్ ఏదైనా ఫంక్షన్ లేదా ఏదైనా ఉదాహరణకు ఎన్క్లేవ్లోని ఏ కోడ్ లేదా డేటా ను యాక్సెస్ చేయలేరు కాబట్టి ఉదాహరణకు ఇక్కడ ఉన్న కోడ్ నేరుగా ఎన్క్లేవ్ కోడ్ లోని ఫంక్షన్ను పిలవదు అదేవిధంగా ఎన్క్లేవ్ వెలుపల ఉన్న కోడ్ నేరుగా డేటాను ఇన్వోక్ చేయదు లేదా స్టాక్ లో లేదా ఎన్క్లేవ్లో ఉన్న కుప్ప లో డేటాను యాక్సెస్ చేయదు ఏదేమైనా మీరు ఎన్క్లేవ్లో కోడ్ను రన్ చేస్తుంటే ఈ ప్రత్యేక కోడ్ ఎన్క్లేవ్లోని స్టాక్ మరియు కుప్పతో పాటు ఎన్క్లేవ్ వెలుపల ఉన్న అన్ని ఇతర అప్లికేషన్ డేటా మరియు కోడ్ను కూడా యాక్సెస్ చేయగలదు కాబట్టి వాస్తవానికి ఎన్క్లేవ్ మనకు అనుమతించేది ఏమిటంటే అది ఒక క్లోజ్డ్ శాండ్బాక్స్ను సృష్టించగలదు దీని ద్వారా మీరు గోప్యత మరియు సమగ్రతను పొందవచ్చు అందువల్ల గోప్యత ద్వారా కోడ్ మరియు డేటా ఎన్క్లేవ్ లోపల ఏదైనా కోడ్ లేదా ఎన్క్లేవ్ వెలుపల మరేదైనా సంబంధించినది గోప్యం గా ఉంచబడుతుంది కాబట్టి సాధారణం గా ఇది బహుళ మార్గాల ద్వారా సాధించ బడుతుంది ఉదాహరణకు encryption ఉంది మరియు దాని గురించి తరువాత వీడియో లో చూస్తాము మరియు హార్డ్వేర్లో ప్రత్యేక మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ లు కూడా ఉన్నాయి ఇది వాతావరణాన్ని సృష్టిస్తుంది తద్వారా కోడ్ మరియు డేటా యొక్క గోప్యత ఎన్క్లేవ్లో సాధించ బడుతుంది ఇదే విధంగా మనము ఎన్క్లేవ్లో ఉన్న కోడ్ మరియు డేటా యొక్క సమగ్రతను కూడా సాధిస్తాము అందువల్ల దీని అర్థం ఏమిటంటే ఏదైనా కోడ్ మరియు డేటా ను బాహ్య పార్టీ చేత మార్చడం లేదా సవరించడము సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేక ప్రయోజన హార్డ్వేర్ ఉపయోగించడం వల్ల జరుగుతుంది హార్డ్వేర్లో ఉన్న స్పెషల్ పర్పస్ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ల తో పాటు cryptography అల్గోరిథంలు వల్ల డేటా దెబ్బ తినకుండా చూసుకో వచ్చు ఇప్పుడు Intel ప్రాసెసర్లలోని SGX కూడా సాధించే ఒక విషయం ఏమిటంటే డేటా ప్రాసెసర్ వెలుపల వెళ్ళి నప్పుడు అంటే ఎన్క్లేవ్ నుండి డేటా లేదా కోడ్ ప్రాసెసర్ లోపలికి లేదా వెలుపలికి వెళుతుంటే దాడి చేసే వారు వాస్తవానికి లేరని నిర్ధారించడానికి నిబంధనలు ఉన్నాయి సిస్టమ్లోని D RAM వద్ద ఉన్న వివిధ బస్సు లు లేదా స్నూప్ను పర్యవేక్షించగలుగుతారు మరియు వాస్తవానికి కోడ్ మరియు డేటా ఏమిటో గుర్తించగలుగుతారు లేదా మెమరీ గుప్తీకరణ ద్వారా ఇది సాధించ బడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎన్క్లేవ్ నుండి అమలు చేయవలసిన ఏ డేటా అయినా RAM లో గుప్తీకరించిన స్థితిలో నిల్వ చేయ బడుతుంది ఇప్పుడు ఈ డేటా ను RAM నుండి ప్రాసెసర్కు తరలించినప్పుడు అది ప్రాసెసర్లోనే డీక్రిప్ట్ అవుతుంది అందువల్ల డేటా బస్సు లో స్నూపింగ్ జరిగితే లేదా వాస్తవానికి D RAM లో స్నూపింగ్ ఉంటే అప్పుడు ఏమి జరుగుతుందంటే దాడి చేసే వారు గుప్తీకరించిన కోడ్ను మాత్రమే చూస్తారు మరియు సున్నితమైన డేటా మరియు సమాచారం ఇప్పటి కీ రహస్యం గా ఉంచబడుతుంది కాబట్టి ఈ విషయాలు వాస్తవంగా అంతర్గతం గా ఎలా పనిచేస్తాయో చూద్దాం SGX ఒక చాలా క్లిష్టమైన విధానం మరియు ఈ విశ్వసనీయ అమలు వాతావరణాన్ని సాధించడం ఎలా మరియు ఈ విషయాలు ఎలా పని చేస్తాయనే దాని గురించి ఈ ఉపన్యాసం లో చాలా క్లుప్తం గా చూస్తాము కాబట్టి SGX enabled Intel ప్రాసెసర్లో ఏమి జరుగుతుందో ప్రారంభించడానికి RAM యొక్క కొంత భాగాన్ని PRM గా గుర్తించారు దీనిని ప్రాసెసర్ సంబంధిత మెమరీ అని పిలుస్తారు కాబట్టి ఈ ప్రాంతం కొన్ని చిరునామా A నుండి కొన్ని చిరునామా B వరకు ప్రాసెసర్ సంబంధిత మెమరీ గా BIOS ద్వారా గుర్తించబడింది దీని అర్థం ఏమిటంటే ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ప్రాసెసర్పై నడుస్తున్న ఏదైనా అనువర్తనాలు నేరుగా PRM లో మెమరీ ని యాక్సెస్ చేయ లేవు ఈ PRM మెమరీ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే బాహ్య పరికరం నెట్వర్క్ గార్డ్లు లేదా గ్రాఫిక్ ఇంజన్లు వంటి బాహ్య మాస్టర్ పరికరం వంటివి ఈ PRM లో కి డేటా ను చదవగలవు లేదా వ్రాయగలవు ముఖ్యంగా కొంచెం సాంకేతికంగా వెళితే ప్రత్యేకమైన మెమరీ ప్రాంతాన్ని DMA యాక్సెస్ చేస్తుంది మరియు మెమరీ యొక్క PRM ప్రాంతం డిసేబుల్ అవుతుంది కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఆపరేటింగ్ సిస్టమ్ నుండి ఈ ప్రాంతం PRM ప్రాంతాన్ని OS చేత ఉనికి లో లేని మెమరీగా గుర్తించబడుతుంది కాబట్టి ప్రాసెసర్ యొక్క మొత్తం మెమరీ RAM లో రంధ్రం ఉందని అర్థం లేదా ఆపరేటింగ్ సిస్టమ్ ఈ PRM మెమరీ ప్రాంతం లో ఒక రంధ్రం ఉందని మరియు అందువల్ల ఏ మెమరీని లేదా ఇతర డేటా ను కేటాయించదు లేదా ఈ ప్రత్యేక ప్రాంతం లో ఏదైనా డేటా ను నిల్వ చేయడానికి ప్రయత్నించదు దీని నుండి మనం నిజంగా సాధించేది ఏమిటంటే మనకు ఈ మెమరీ ప్రాంతం పూర్తిగా హార్డ్వేర్ నియంత్రణ లో ఉంది కాబట్టి హార్డ్వేర్ ఈ మెమరీ ప్రాంతాన్ని ఎన్క్లేవ్లను సృష్టించడానికి వివిధ ఎన్క్లేవ్లను నిర్వహించడానికి దీన్ని యాక్సెస్ చేసే మెమరీని ఈ ఎన్క్లేవ్స్ కోసం read write execute పర్మిషన్లను నిర్వహించగలదు కాబట్టి అంతర్గతంగా PRM తో ఏమి జరుగుతుందంటే అది అనేక EPC లేదా ఎన్క్లేవ్ పేజ్ Caches గా విభజించబడింది కాబట్టి ఇక్కడ చూపబడిన ఈ పేజీ Cachesలో ప్రతి ఒక్కటి 4 kilo bytes కాబట్టి ప్రోగ్రామ్లోని వివిధ అనువర్తనాల ఎన్క్లేవ్లను వాస్తవానికి నిల్వ చేయడానికి ఈ పేజీCaches లు ఉపయోగించబడతాయి మరియు ప్రత్యేక నిర్వహణ లో నిల్వ చేయబడిన కొన్ని నిర్వహణ సంబంధిత సమాచారం కూడా ఉండి EPCM అని పిలుస్తారు లేదా ఇది EPC మైక్రో ఆర్కిటెక్చర్కు విస్తరిస్తుంది కాబట్టి ఇది పనిచేసే విధానం ఏమిటంటే వ్యవస్థ లో మనకు బహుళ ప్రక్రియలు ఉన్నాయి ప్రతి ప్రక్రియకు దాని స్వంత వర్చువల్ అడ్రస్ స్థలం ఉంటుంది మరియు ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ లోపల ప్రతి ప్రక్రియకు దాని స్వంత ఎన్క్లేవ్ ఉంటుంది ప్రతి ప్రక్రియకు మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎన్క్లేవ్లు కలిగి ఉండవచ్చు లేదా ఎన్క్లేవ్లు లేకుండా ఒక ప్రక్రియను కలిగి ఉండవచ్చు కాబట్టి ఇప్పుడు వర్చువల్ అడ్రస్ స్పేస్ లోపల ఈ ఎన్క్లేవ్ ప్రాంతానికి RAM లోని ఈ PRM ప్రాంతానికి మ్యాపింగ్ కలిగి ఉంటుంది కాబట్టి మనకు మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ ఉంది ఇది వర్చువల్ మెమరీని భౌతిక మెమరీ చిరునామా గా మారుస్తుంది మరియు ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఎన్క్లేవ్ను ఏర్పరుస్తుందని RAM లో ఉన్న PRM లోని భౌతిక పేజీలకు మ్యాప్ చేయబడిందని నిర్ధారిస్తుంది కాబట్టి వాటిలో ప్రతి ఒక్కటి వారి స్వంత ఎన్క్లేవ్లను కలిగి ఉంటాయి కాని ఈ ప్రక్రియలన్నీ RAM లోపల అదే ప్రాంతానికి మ్యాప్ చేయబడతాయి అది PRM ప్రాంతం కాబట్టి ఎన్క్లేవ్ page cache మ్యాప్ యొక్క ఎక్రోనిం అయిన EPCM ని చూద్దాం కాబట్టి ఈ EPCM ను వివిధ ఉప ప్రాంతాలుగా విభజించారు మరియు ప్రతి EPC కి మనకు ఒక ఎంట్రీ ఉంది కాబట్టి ఉదాహరణకు అక్కడ ఒక 1024 EPC ప్రాంతాలు ప్రతి 4 Kilobytes ఉంటే అప్పుడు EPCM లో 1024 ప్రాంతాలు ఉంటాయి ఒక ప్రాంతం సంబంధిత EPC తో ముడిపడి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ EPCM ను హార్డ్వేర్ యాక్సెస్ నియంత్రణ కోసం ఉపయోగిస్తుంది ఇది సంబంధిత EPC కి సంబంధించిన వివిధ సమాచారాన్ని నిల్వ చేస్తుంది ఉదాహరణ ఈ ప్రత్యేకమైన EPC కి సంబంధిత EPCM ఎంట్రీ ఉంటుంది ఉదాహరణకు ఈ EPC కోసం read write execute పర్మిషన్స్ చెల్లు బాటు లేదా నిర్దిష్ట EPC వంటి అంశాలను నిల్వ చేస్తుంది ఉదాహరణకు ఇక్కడ కోడ్ ఉంటే మనకు నిర్దిష్ట కోడ్ ఎగ్జిక్యూటబుల్ ఉంటుంది కాని రాయుటకు అనుమతించదు ఇది నిర్దిష్ట EPC కోసం పేజీ type మరియు వర్చువల్ అడ్రస్ పరిధిని కూడా నిల్వ చేస్తుంది కాబట్టి కొంత కోణం లో ఈ EPCM సాధారణం గా సిస్టమ్స్లో ఉపోయోగించు పేజీ పట్టికలతో సమానం గా ఉంటుంది ఒకే తేడా ఏమిటంటే పేజీ పట్టికలలో ఎక్కువ భాగం ఆపరేటింగ్ సిస్టమ్ తో నిర్వహించబడతాయి SGX తో ఉన్నప్పుడు EPCM విషయాలు పూర్తిగా హార్డ్వేర్ చేత నిర్వహించబడతాయి కాబట్టి మనం ఈ స్లైడ్కి వెళ్లి తిరిగి చూస్తే ఎన్క్లేవ్ కోసం వర్చువల్ అడ్రస్ స్థలం నుండి PRM లోని సంబంధిత భౌతిక చిరునామా స్థలానికి మార్పిడి ఉంటుంది వాస్తవానికి రెండు అనువాదాలు ఉన్నాయి వాటిలో ఒకటి ప్రామాణిక మెమరీ నిర్వహణ యూనిట్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ చేత నిర్వహించబడే పేజీ డైరెక్టరీ మరియు పేజీ పట్టికలు కాబట్టి ఈ ప్రాంతం తప్పనిసరిగా వర్చువల్ చిరునామా ను సంబంధిత భౌతికానికి దాచిపెడుతుంది PRM లో ఉన్న EPCM ను ఉపయోగించి హార్డ్వేర్ చేత చిరునామా చెల్లు బాటు చెక్కుల రెండవ సెట్ జరుగుతుంది కాబట్టి ఇది ఆపరేటింగ్ సిస్టమ్ను విశ్వసించని దృష్టాంతాన్ని అనుమతిస్తుంది మరియు హార్డ్వేర్ చేసిన అదనపు తనిఖీలు ఆపరేటింగ్ సిస్టమ్ అవిశ్వసనీయమైనప్పుడు కూడా ఎన్క్లేవ్ కోడ్ మరియు డేటా ను సురక్షితం గా ఉంచే లా చూస్తుంది ఇప్పుడు PRM లో ఉన్న మరొక సంబంధిత డేటా structureను SECS లేదా SGX ఎన్క్లేవ్ కంట్రోల్ స్టోర్ అని పిలుస్తారు ఇప్పుడు ప్రతి ఎన్క్లేవ్కు ఒక SECS ఉంది కనుక ఇది 4 kilobytes మరియు మన ఉద్దేశ్యం దీని ద్వారా వ్యవస్థ లో 10 ప్రక్రియలు నడుస్తున్నాయని మరియు ప్రతి ప్రక్రియకు ఒక ఎన్క్లేవ్ ఉందని చెప్పుకుందాం అప్పుడు PRM లో 10 SECS నిర్మాణాలు ఉంటాయి కాబట్టి ఈ SECS నిర్మాణం నిర్దిష్ట ఎన్క్లేవ్ గురించి గ్లోబల్ మరియు మెటా డేటా ను కలిగి ఉంటుంది ఇది ఎన్క్లేవ్లో ఉన్న కోడ్ మరియు డేటా యొక్క సమగ్రతను నిర్ధారించడానికి వివిధ కారణాల ద్వారా ఉపయోగించబడుతుంది మరియు ఇది వివిధ ఎన్క్లేవ్ ప్రాంతాలకు సమాచారాన్ని మ్యాపింగ్ చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది మనము చెప్పుకునట్టుగా ARM ట్రస్ట్జోన్తో పోల్చినప్పుడు SGX మెకానిజం యొక్క విలక్షణమైన లక్షణాలలో SGX గుప్తీకరించిన మెమరీ కి మద్దతు ఇస్తుంది కాబట్టి మనం దీనిని పరిశీలిస్తే దీనిని మన ప్రాసెసర్గా బహుళ కోడ్లతో పరిగణించినట్లయితే మరియు హార్డ్వేర్ ఎనేబుల్డ్ ప్రాసెసర్ అని దీనిని అనుకుంటాము అప్పుడు ఏమి జరుగుతుంది అంటే ప్రాసెసర్ నుండి వాస్తవానికి పంపబడిన లేదా ప్రాసెసర్ నుండి స్వీకరించబడిన ఏదైనా డేటా ఈ encrypted డేటా ను ప్రాసెసర్లోకి ప్రవేశించినప్పుడు గుప్తీకరించిన స్థితిలో ఉంటుంది అప్పుడు చాలా వేగంగా డీక్రిప్షన్ ఇంజిన్ దాన్ని పొందటానికి డీక్రిప్షన్ చేస్తుంది plain text డాటాను కాబట్టి దీని అర్థం ఏమిటంటే ప్రాసెసర్ను వదిలి వేసే ఏదైనా డేటా గుప్తీకరించబడుతుంది అయితే ఎన్క్లేవ్లో ఉన్న ప్రాసెసర్లో చదివిన ఏ డేటా అయినా డీక్రిప్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మనకు సిస్టమ్ మెమరీలో కి DRAM మెమరీని స్నూప్ చేయడానికి ప్రయత్నిస్తున్న లేదా దాడి చేసే వారు ఉంటే వారు ప్రాసెసర్లో ఉన్న వివిధ బస్సుల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తే గుప్తీకరించిన డేటా ను మాత్రమే చూడగలుగుతారు కాబట్టి ఇది ఎన్క్లేవ్ ప్రాంతం యొక్క గోప్యతతో పాటు డేటా యొక్క సమగ్రతను నిర్ధారిస్తుంది ఉదాహరణకు ఈ బస్సు లో దాడి చేసేవారు డేటా ను సవరించడానికి ప్రయత్నిస్తే డేటా సవరించబడిందని గుర్తించడానికి ప్రాసెసర్లో చేయబడుతుంది మరియు exception ను విసిరి వేస్తుంది కాబట్టి ఎన్క్లేవ్ ప్రాంతం తప్పనిసరిగా ప్రాసెస్ యొక్క ఇతర భాగాల నుండి మరియు ఆపరేటింగ్ సిస్టమ్ నుండి రక్షించబడుతుందని మనము చేర్చించుకున్న స్లయిడ్ ను గుర్తు కు తెచ్చుకోండి అయితే ఎన్క్లేవ్ ప్రాంతం లో అమలు చేసేటప్పుడు మీరు ఎన్క్లేవ్ ప్రాంతం లో ఈ ఫంక్షన్ కలిగి ఉంటారు నిర్దిష్ట ప్రక్రియ యొక్క వినియోగదారు స్థలం లో ఏదైనా యాక్సెస్ చేయ వచ్చు కాబట్టి ఇది మనకు నాలుగు వేర్వేరు ప్రత్యామ్నాయాలను వదిలి వేస్తుంది కాబట్టి మీరు ఎన్క్లేవ్ వెలుపల కోడ్లో ఉన్నప్పుడు మీరు ఎన్క్లేవ్ normal మోడ్లో అమలు చేస్తున్నారని మరియు మీరు ఎన్క్లేవ్ వెలుపల ఉన్న డేటా ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అప్పుడు అది అనుమతించబడాలి రెండవ ది మీరు ఎన్క్లేవ్ వెలుపల కోడ్ను ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కానీ ఎన్క్లేవ్ లోపల ఉన్న కోడ్ను యాక్సెస్ చేయడానికి లేదా అమలు చేయడానికిప్రయత్నిస్తే అది అనుమతించబడదు రెండు ఇతర సందర్భాలు ఎన్క్లేవ్ మోడ్లో నడుస్తున్నప్పుడు మరియు మీరు ఎన్క్లేవ్లోని డేటా ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా ఎన్క్లేవ్ వెలుపల ఉన్న డేటా ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ రెండింటి నీ ప్రాసెసర్ అనుమతించాలి కాబట్టి మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ లు మరియు సిస్టమ్లో ఉన్న SGX యూనిట్ల ద్వారా ఇది ఎలా నిర్వహించబడుతుందో చూద్దాం కాబట్టి మనము ఈ ప్రత్యేకమైన ఫ్లో చార్ట్ ను పరిశీలిస్తాము ఇది SGX ఎన్క్లేవ్ సిస్టమ్లో మెమరీ యాక్సెస్ ఎలా చేయబడుతుందో చూపిస్తుంది కాబట్టి ఇందులో కొంత భాగం ఆపరేటింగ్ సిస్టమ్ చేత చేయబడుతుంది మరియు సాంప్రదాయ పేజీ పట్టికలు పేజీ డైరెక్టరీలు మిగిలిన భాగాన్ని హార్డ్వేర్ చేత చేయబడతాయి ముఖ్యంగా హార్డ్వేర్ యొక్క SGX అంశాలు కాబట్టి ఎన్క్లేవ్ వెలుపల మనకు కోడ్ ఉన్న సందర్భాన్ని పరిశీలిద్దాం మరియు ఇది ఎన్క్లేవ్ వెలుపల ఉన్న డేటాకు మెమరీ ప్రాప్యతను చేస్తుంది కాబట్టి మేము ఫ్లోచార్ట్ ను అనుసరిస్తాము మరియు ఇది అనుమతించబడాలని చూస్తాము అంతే కాక సాంప్రదాయ పేజీ పట్టికలు మరియు పేజీ యంత్రాంగాలు మాత్రమే పనిచేస్తాయి కాబట్టి మనకు మెమరీ యాక్సెస్ ఉంది ప్రారంభించబడి ఎన్క్లేవ్ యాక్సెస్ను 0 కి సెట్ చేస్తాము అది ఎన్క్లేవ్ మోడ్ కాదా అని తనిఖీ చేస్తాము ఈ ప్రత్యేక సందర్భంలో అది కాదు కాబట్టి మనము ఈ దశలను దాటవేస్తాము మరియు మనము ఈ ప్రదేశానికి వెళ్తాము అప్పుడు మనము సాంప్రదాయ పేజీ walk మరియు పేజీ పట్టిక పేజీ డైరెక్టరీలు మరియు పేజీ పట్టికలను ఉపయోగించి పేజీ walkను నిర్వహిస్తాము మరియు అందువల్ల మనము వర్చువల్ చిరునామా సంబంధిత భౌతిక చిరునామా కు ఆ డేటా ను మార్చగలుగుతాము ఇప్పుడు తరువాతి దశ ఇది ఎన్క్లేవ్ యాక్సెస్ కాబట్టి డేటా ఎన్క్లేవ్ వెలుపల ఉన్నందున ఈ సందర్భంలో భౌతిక చిరునామా EPC లో ఉందో లేదో తనిఖీ చేస్తాము ఎందుకంటే డేటా ఎన్క్లేవ్లో లేనందున డేటా ఎన్క్లేవ్ వెలుపల ఉంది కాబట్టి ఈ కేసు కూడా లేదు మరియు చివరకు మనము ప్రాప్యతను అనుమతిస్తాము కాబట్టి ఎన్క్లేవ్ వెలుపల ఉన్న డేటా ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఎన్క్లేవ్ వెలుపల కోడ్ ఉన్న మరొక దృష్టాంతాన్ని చూద్దాం కాబట్టి దీన్ని మళ్ళీ అనుసరిస్తే అది ఎన్క్లేవ్ యాక్సెస్ను 0 కి సెట్ చేస్తుంది కనుక ఇది ఎన్క్లేవ్ మోడ్ లో ఉంటుంది కాబట్టి ఇది కాదు కాబట్టి మనము ఇక్కడకు వెళ్లి సాంప్రదాయ పేజీని నేరుగా పేజీ టేబుల్ walk చేసి సంబంధిత భౌతిక చిరునామా ను పొందుతాము మరియు ఇది ఎన్క్లేవ్ యాక్సెస్ కాదా అని తనిఖీ చేస్తాము ప్రాప్యత ఇప్పటికీ 0 కి సెట్ చేయబడింది కనుక ఇది మరల కాదు మరియు ఈ సందర్భంలో భౌతిక చిరునామా EPC లో ఉందో లేదో తనిఖీ చేస్తాము అది అవును మరియు మనం ఏమి చేస్తాము అంటే భౌతిక చిరునామా ను కొన్ని ఉనికి లో లేని మెమరీ చిరునామా తో భర్తీ చేస్తాము వాస్తవానికి కొన్ని garbage ను నింపి యాక్సెస్ను అనుమతించబోతున్నారు కాబట్టి ఇక్కడ ఏమి జరగబోతోంది అంటే అలాంటి మెమరీ యాక్సెస్ పూర్తవుతుంది కాని ప్రోగ్రామ్ చూసేది కొంత garbage values మరియు ఎన్క్లేవ్ లోపల ఉన్న మెమరీ స్థానానికి సంబంధించిన అసలు విలువ కాదు మనము ఎన్క్లేవ్ మోడ్లో నడుస్తున్న మరియు ఎన్క్లేవ్ వెలుపల ఉన్న డేటా ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న మూడవ అంశాన్ని కూడా పరిశీలిస్తాము కాబట్టి దీన్ని మళ్ళీ అనుసరిస్తాము మనము ఎన్క్లేవ్ మోడ్లో నడుస్తున్నట్లుగా యథావిధిగా ఎన్క్లేవ్ యాక్సెస్ను సెట్ చేసాము కాబట్టి ఇది అవును ఎన్క్లేవ్ అడ్రస్ స్పేస్లో చిరునామా కు ప్రాప్యత కనుక ఇది ఇక్కడ లేదు కాబట్టి మనము ఇక్కడకు వచ్చి సాంప్రదాయ పేజీ walk ను నిర్వహిస్తాము భౌతిక చిరునామా అప్పుడు ఇది 1 కి సమానమైన ఎన్క్లేవ్ యాక్సెస్ కాదా అని మనము తనిఖీ చేస్తాము ఎందుకంటే ఎన్క్లేవ్ యాక్సెస్ ఇంకా 0 కాబట్టి మనము ఇక్కడకు వచ్చాము మరియు ఈ సందర్భంలో EPC లో భౌతిక చిరునామా కోసం ఒక చెక్ ఉందని మనము అది కాదు అని చూస్తాము ఎన్క్లేవ్ మోడ్ కానీ ఎన్క్లేవ్ వెలుపల ఉన్న డేటా ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు అందువల్ల యాక్సెస్ అనుమతించబడుతుంది మనము ఎన్క్లేవ్ మోడ్లో నడుస్తున్న కోడ్ను కలిగి ఉన్న చివరి కేసు ను కూడా పరిశీలిస్తాము మరియు మీరు ఎన్క్లేవ్లో ఉన్న డేటా ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎప్పటిలాగే మనము ఎన్క్లేవ్ యాక్సెస్ను 0 కి సెట్ చేసాము కాబట్టి మనం నిజంగా ఎన్క్లేవ్ అడ్రస్ స్పేస్లో చిరునామా కు ప్రాప్యత అవును కాబట్టి ఇక్కడకు వచ్చాము ఎన్క్లేవ్ యాక్సెస్ను 1 కి సెట్ చేయడం వల్ల మనం ఇక్కడకు వెళ్తాము సాంప్రదాయ page table walk విషయం వాస్తవానికి వర్చువల్ చిరునామా ను సంబంధిత భౌతిక చిరునామా కు మారుస్తుంది అప్పుడు మనము ఎన్క్లేవ్ యాక్సెస్ 1 కి సమానం గా చూస్తాము ఈ సందర్భంలో ఎన్క్లేవ్ యాక్సెస్ నిజానికి 1 కాబట్టి మేము ఈ ప్రవాహం యొక్క భాగానికి వచ్చి భౌతిక చిరునామా EPC ఉందో లేదో ఉందొ లేదో తనిఖీ చేస్తాము ఇప్పుడు ఇక్కడ మనం EPCM లోకి వివిధ అనుమతులను తనిఖీ చేసే భాగం యాక్సెస్ చేయబోయే ఈ ప్రత్యేక EPC కి నిర్దిష్ట ప్రాప్యతను అనుమతించడానికి సరైన అనుమతులు మరియు అందువల్ల ఉన్నాయని నిర్ధారించుకుందాం మీరు ఈ ప్రత్యేక ప్రాప్యతను అనుమతిస్తే అనుమతులు విజయవంతమవుతాయి లేకపోతే మనము సిగ్నల్ లోపాన్ని సృష్టిస్తాము ఈ వీడియోలో మనకు Intel SGX గురించి క్లుప్త పరిచయం ఉంది సాఫ్ట్వేర్ దృక్కోణం నుండి ఒక కదలిక ఎలా ఉంటుందో మరియు SGX మోడ్ ఎలా ఉపయోగించబడుతుందో మరియు ఎన్క్లేవ్ వెలుపల సాధారణ మోడ్ నుండి డేటా ను ఎలా బదిలీ చేయవచ్చో ఎన్క్లేవ్ లోకి మరియు ఫలితం పొందడము మరియు మొదలగునవి చూద్దాం ధన్యవాదాలు